కాబట్టి v0 u ను చూశాము ఇది ఎలా సూచించబడుతుందో నేను ఇప్పటికే వివరించాను ఇది v0 u t 0 ఉన్నప్పుడు u 0 అని మరియు t 0 ఉన్నప్పుడు u 1 అని యూనిట్ స్టెప్ ఫంక్షన్ ను నిర్వచించాము అంటే స్విచ్ ఈ స్థానం లో ఉన్నప్పుడు 1 మరియు 2 షార్ట్ సర్క్యూట్ అవుతాయి అంటే v12 అవుట్పుట్ వోల్టేజ్ 0 అవుతుంది మరియు రెండవ విషయం t 0 సమయంలో స్విచ్ ఈ స్థానం నుండి ఆ స్థానానికి కదిలినప్పుడు v12 v0 అంటే v అవుతుంది కాబట్టి ఈ విషయాలు అన్ని ఇక్కడ వివరించబడినవి అదేవిధంగా కరెంట్ సోర్స్ తీసుకుంటే అంటే కరెంట్ సోర్స్ i0u తీసుకుంటే దాని సమానమైనది చిత్రంలో చూపబడింది ఇది t 0 ఉన్నప్పుడు u 0 అని మరియు t 0 ఉన్నప్పుడు u 1 అని యూనిట్ స్టెప్ ఫంక్షన్ ను నేను ఇప్పటికే వివరించాను కాబట్టి చిత్రంలో చూపిన స్విచ్ ఈ స్థానంలో ఉన్నప్పుడు t 0 వద్ద స్విచ్ తెరవబడింది కానీ t 0 ఉన్నప్పుడు స్విచ్ ఈ స్థానంలో ఉంది ఆ సందర్భంలో ఇది తెరిచి ఉంది అంటే ఇది i 0 మరియు వెంటనే స్విచ్ ఈ స్థానం నుండి ఈ స్థానంకి మారితే నా ఉద్దేశ్యం స్విచ్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్లడం అంటే అది ఇక్కడ కనెక్ట్ చేయబడింది అక్కడ కాదు ఆ సమయంలో i i0 కాబట్టి i0u అంటే ఇది అర్థం అంటే t 0 కోసం u 0 అని మరియు t 0 ఉన్నప్పుడు u 1 అదే యూనిట్ స్టెప్ ఫంక్షన్ కాబట్టి నా ఉద్దేశ్యం DC ట్రాన్సియెంట్ సమస్యలను పరిష్కరించేటప్పుడు ఆ సమయంలో ఈ రకమైన సోర్స్ లను పరిశీలిస్తాము అంటే v u లేదా iu దానిని తర్వాత చూద్దాం కాబట్టి ఇది i0 u యొక్క అర్థం కాబట్టి ఈ విధంగా కదిలేటప్పుడు సర్క్యూట్ లో సూచించబడిన వోల్టేజ్ సోర్స్ను లేదా కరెంట్ సోర్స్ ను యూనిట్ స్టెప్ ఫంక్షన్ ద్వారా గుణిస్తే ఆ సమయంలో సర్క్యూట్ను ఎలా పరిష్కరిస్తుందో అది ఎలా ప్రవర్తిస్తుందో తెలుస్తుంది కాబట్టి నన్ను శుభ్రం చేయనివ్వండి కాబట్టి ఇది కరెంట్ సోర్స్ యొక్క ప్రాతినిధ్యం ఇప్పుడు తదుపరిది యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ భౌతికంగా యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ ఆదర్శ మూలాలు అంటే వోల్టేజ్ సోర్స్ లేదా నిరోధకం వంటిది భౌతికంగా ఇది గ్రహించగలిగేది కాదు కానీ అది సర్క్యూట్ విశ్లేషణ కోసం చాలా బలమైన సాధనం కాబట్టి యూనిట్ స్టెప్ ఫంక్షన్ u యొక్క అవకలనం యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ అవుతుంది ఇది ముఖ్య విషయం ఇప్పుడు గణితశాస్త్ర పరంగా యూనిట్ స్టెప్ ఫంక్షన్ ని δ గా వ్యక్తీకరించవచ్చు కాబట్టి ఇది యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ కాబట్టి δ ddt u t 0 ఉన్నప్పుడు ఇది 0 ఉంది t 0 వద్ద ఇది నిర్వచించబడలేదు మరియు t 0 ఉన్నప్పుడు ఇది మళ్ళీ 0 ఉంటుంది కాబట్టి ఇది యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ యొక్క నిర్వచనం కాబట్టి దీనిని కొన్నిసార్లు డెల్టా ఫంక్షన్ అని కూడా పిలుస్తారు కొన్ని పుస్తకాలలో ఈ యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ను డెల్టా ఫంక్షన్ అని కూడా పిలుస్తారు మరియు అది చిత్రంలో చూపబడింది ఇది t మరియు ఇది 0 సమయం మరియు ఇది δ ఇది 1 అని గుర్తించబడింది అంటే యూనిట్ వైశాల్యం ఉంది అంటే బలం 1 ఆ తరువాత చాలా చూస్తారు ఇది అలా చేయగలదు కానీ ఇది యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ ప్రాతినిధ్యం మరియు ఇది తరువాత చూస్తాము ఇది యూనిట్ వైశాల్యం కలది దీనిని యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ యొక్క బలం అంటారు కొన్ని నిమిషాల తర్వాత దీనిని చూద్దాం కాబట్టి ఇంపల్సివ్ వోల్టేజ్ మరియు కరెంట్ లు ఎలక్ట్రిక్ సర్క్యూట్ లలో సంభవిస్తాయి నా ఉద్దేశ్యం స్విచ్చింగ్ ఆపరేషన్ లేదా ఇంపల్సివ్ మూలాల ఫలితంగా ఎలక్ట్రిక్ సర్క్యూట్లలో ఇంపల్సివ్ వోల్టేజ్ మరియు కరెంట్ లు సంభవిస్తాయని మీరు కూడా చూసి ఉండవచ్చు ఆదర్శ మూలాలు ఆదర్శ నిరోధకం వలె యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ ను భౌతికంగా గ్రహించలేము కానీ ఇది గణిత సాధనానికి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి భౌతికంగా ఇది గ్రహించ దగినది కాదు కానీ వివిధ సర్క్యూట్ ల విశ్లేషణకు ఇది చాలా ఉపయోగకరమైన గణిత సాధనం నన్ను శుభ్రం చేయనివ్వండి కాబట్టి యూనిట్ ఇంపల్స్ను అనువర్తిత లేదా ఫలిత షాక్గా పరిగణించవచ్చు మరియు యూనిట్ వైశాల్యం గల ప్రాంతాన్ని స్వల్పకాలిక పల్స్గా చూడవచ్చు గణిత శాస్త్ర పరంగా దీనిని 0 0δ dt 1 అని వ్యక్తీకరించవచ్చు గణిత శాస్త్ర పరంగా దీనిని 0 0δ dt 1 అని వ్యక్తీకరించవచ్చు ఇది యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ మరియు దీని వైశాల్యం 1 t 0 నుండి t 0 సమయం మరియు t 0 అంటే t 0 కి తర్వాత సమయం కాబట్టి 0 0δ dt 1 దీన్ని గుర్తుంచుకోవాలి ఇది సమీకరణం 35 కానీ ఈ కారణంగా యూనిట్ ప్రాంతాన్ని సూచిస్తూ 1 రాయడం మన అలవాటు నేను చూపిన చిత్రం 30 లో ఇది యూనిట్ ప్రాంతాన్ని సూచిస్తుంది యూనిట్ ప్రాంతాన్ని ఇంపల్స్ ఫంక్షన్ యొక్క బలం అంటారు మరియు ఇంపల్స్ ఫంక్షన్ ఒకటి కాకుండా వేరే బలాన్ని కలిగి ఉన్నప్పుడు ఇంపల్స్ ప్రాంతం యొక్క వైశాల్యం దాని బలానికి సమానం నేను ఇక్కడ అండర్లైన్ చేసాను కాబట్టి ఉదాహరణకు ఒక ఇంపల్స్ విధులు ఇక్కడ చెప్పబడ్డాయి ఇంపల్స్ ఫంక్షన్ 8 δ యొక్క వైశాల్యం 8 అదేవిధంగా వివిధ ఇంపల్స్ ఫంక్షన్లు 4 δt 2 8 δ మరియు 4 δ ఇక్కడ చూపించబడ్డాయి కాబట్టి ఇది 8 δ అది δ కాబట్టి t 0 సమయం కాబట్టి 8 δ అని వ్రాయగలరు ఇప్పుడు 4 δt 2 కోసం ఇది t 2 వద్ద ప్రారంభమవుతుంది ఇది 4 δt 2 కేవలం ఒక ఇంపల్స్ ప్రతిస్పందన మరియు అలాగే 4 δఇది t 2 వద్ద ఉంటుంది ఇది ఇంపల్స్ ఫంక్షన్ యొక్క ప్రాతినిధ్యం ఈ సందర్భంలో దీని బలం 8 ఉంది ఈ సందర్భంలో అది 4 ఉంది మరియు ఈ సందర్భంలో కూడా బలం 4 ఉంది కాబట్టి నన్ను శుభ్రం చేయనివ్వండి కాబట్టి ఈ మూడు ఇంపల్స్ ఫంక్షన్లు నేను మీకు చూపించాను కాబట్టి ఇంపల్స్ ఫంక్షన్ ఇతర ఫంక్షన్ను ప్రభావితం చేస్తుంది మరియు దీనిని వివరించడానికి సమాకలనాన్ని అంచనా వేద్దాం నా ఉద్దేశ్యం ఇంపల్స్ ఫంక్షన్ ఇతర ఫంక్షన్ను కూడా ప్రభావితం చేస్తుంది ఉదాహరణకు f δ dt తీసుకుంటే ఇక్కడ t0 మరియు కి మధ్యలో ఉంది t t0 వద్ద తప్ప δ 0 ఉంటుంది ఎందుకంటే t t0 వద్ద దీనిని నిర్వచించలేదు కాబట్టి t t0 వద్ద తప్ప సమాకలనం 0 అవుతుంది ఎందుకంటే దీనిని నిర్వచించలేదు కాబట్టి f δ dt f δ dt ఎందుకంటే t t0 వద్ద తప్ప δ 0 ఉంటుంది ఇక్కడ f ను బయటకు తెస్తే అది f δ dt అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇది బయటకు వస్తుంది f δ dt f వస్తుంది ఎందుకంటే నిజానికి దీని వైశాల్యం ఒకటి ఉంటుంది కాబట్టి f వస్తుంది ఇది సమీకరణం 36 నన్ను కొంచెం పైకి జరపనివ్వండి అంటే ఈ సమీకరణం 36 ఒక ఫంక్షన్ ను ఇంపల్స్ ఫంక్షన్తో సమాకలనం చేస్తే ఇంపల్స్ ఫంక్షన్ సంభవించే చోట ఫంక్షన్ విలువను పొందుతుందని స్పష్టంగా చూపిస్తుంది ఇంపల్స్ ఫంక్షన్ యొక్క ఈ లక్షణం చాలా ఉపయోగకరంగా ఉంటుంది మరియు దీనిని శాంప్లింగ్ లక్షణం లేదా షిఫ్టింగ్ లక్షణం అని పిలుస్తారు కాబట్టి ఇది చాలా ముఖ్యం కానీ ఈ కోర్సులో కొంచెం మాత్రమే చదువుతారు సిగ్నల్స్ మరియు నెట్వర్క్లు వంటి కోర్సులో మరిన్ని విషయాలు అందుబాటులో ఉన్నాయి ఇది వేరే విషయం కానీ ఇక్కడ కొద్దిగా నేర్చుకుంటారు కాబట్టి నన్ను శుభ్రం చేయనివ్వండి ఇప్పుడు ఒక ప్రత్యేక సందర్భంలో t0 0 ని పరిగణలోకి తీసుకుందాం ఈ సమీకరణం 36 లో t 0 0 అయితే ఇక్కడ అది t 0 0 ఉంటే అప్పుడు 0 0f δ dt f అవుతుంది కాబట్టి అదేవిధంగా ఇక్కడ t 0 0 ఉంటే 0 0f δ dt f అవుతుంది ఎందుకంటే ఇలా రాస్తాను చూడండి 0 0f δ dt f0 0δ dt f అవుతుంది ఎందుకంటే 0 0δ dt 1 కాబట్టి ఈ భాగం విలువ 1 అవుతుంది కాబట్టి నన్ను శుభ్రం చేయనివ్వండి ఇది ఇంపల్స్ ఫంక్షన్ కి సంబంధించిన విషయము ఈ విషయం యొక్క పరిపూర్ణత కొరకు నేను దీనిని తీసుకున్నాను అనేక ఇతర సింగులారిటీ ఫంక్షన్లు ఉన్నాయి కానీ ర్యాంప్ ఫంక్షన్ ని ఉదాహరణగా తీసుకున్నాము కాబట్టి యూనిట్ రాంప్ ఫంక్షన్ ఈ సందర్భంలో యూనిట్ స్టెప్ ఫంక్షన్ ను సమాకలనం చేయడం ద్వారా యూనిట్ రాంప్ ఫంక్షన్ ను పొందవచ్చు యూనిట్ స్టెప్ ఫంక్షన్ u ను సమాకలనం చేస్తే r ∞t u dt t u కాబట్టి వాస్తవానికి t ≤ 0 ఉన్నప్పుడు r 0 మరియు t ≥ 0 ఉన్నప్పుడు r t ఉంటుంది అందుకే ∞t u dt t u అవుతుంది ఇది సమీకరణం 38 కాబట్టి ఈ సమీకరణాన్ని ఇలా రాయవచ్చు t ≤ 0 ఉన్నప్పుడు r 0 మరియు t ≥ 0 ఉన్నప్పుడు r t ఇది సమీకరణం 39 కాబట్టి ర్యాంప్ ఫంక్షన్ను పొందటానికి యూనిట్ స్టెప్ ఫంక్షన్ యొక్క సమాకలనం తీసుకుంటాము కాబట్టి రాంప్ అనేది స్థిరమైన రేటుతో మారుతున్న ఒక ఫంక్షన్ కాబట్టి ప్రాథమికంగా ఇది సరళ రేఖ యొక్క సమీకరణం t యొక్క ప్రతికూల విలువలకు యూనిట్ రాంప్ ఫంక్షన్ 0 మరియు t యొక్క సానుకూల విలువలకు యూనిట్ వాలు ఉంటుంది కాబట్టి చిత్రం 32 లో యూనిట్ రాంప్ ఫంక్షన్ను చూపబడినది అంటే t యొక్క ప్రతికూల విలువ కోసం ప్లాట్ ఇలా ఉంటుంది t యొక్క ప్రతికూల విలువలకు ఇది 0 మరియు t యొక్క సానుకూల విలువలకు ఇది చూపబడుతుంది ఇది యూనిట్ 1 మరియు ఇది కూడా 1 కాబట్టి ఇది యూనిట్ రాంప్ ఫంక్షన్ కాబట్టి తదుపరి యూనిట్ రాంప్ ఫంక్షన్ ముందస్తుగా లేదా ఆలస్యంగా ఉండవచ్చు గతంలో కూడా t0 సమయం ముందుకు లేదా t0 సమయం ఆలస్యం ఉన్నప్పుడు చూసాం కాబట్టి ముందస్తు యూనిట్ రాంప్ ఫంక్షన్ కోసం t ≤ t0 ఉంటే rt t0 0 అవుతుంది మరియు t ≥ t0 ఉంటే rt t0 t t0 అవుతుంది ఇది సమీకరణం 40 కాబట్టి దీన్ని ప్లాట్ చేస్తే ముందస్తు యూనిట్ రాంప్ ఫంక్షన్ rt t0 ఇలా ఉంటుంది కాబట్టి ఇది t t0 మరియు ఇక్కడ t t0 1 ఉంటుంది ఈ తేడా అంటే ఈ దూరం నిజానికి ఒకటి ఉంటుంది పొడవు పరంగా ఇది ఒకటి మరియు ఎత్తు కూడా ఒకటి ఉంది కాబట్టి వాలు కూడా 1 దీనిని ముందస్తు యూనిట్ రాంప్ ఫంక్షన్ అంటారు ఇది ముందస్తు యూనిట్ రాంప్ ఫంక్షన్ ఈ స్థానం t0 1 కాబట్టి t0 ఈ వైపు తీసుకోవాలి కాబట్టి t0 1 కాబట్టి దూరం t0 t0 1 1 ఉంటుంది 1 ఎందుకంటే ఇది ప్రతికూల సమయ అక్షం వైపు ఉంది కానీ దూరం 1 కాబట్టి నన్ను శుభ్రం చేయనివ్వండి కాబట్టి ఇది t0 సమయం ముందస్తుగా ఉన్న యూనిట్ రాంప్ ఫంక్షన్ ఇప్పుడు అది ఆలస్యంగా ఉంటే అది ఆలస్యంగా ఉన్న రాంప్ ఫంక్షన్ అయితే అది r అవుతుంది అంటే t ≤ t0 ఉన్నప్పుడు r 0 అవుతుంది మరియు t ≥ t0 ఉన్నప్పుడు r t t0 అవుతుంది కాబట్టి ఈ చిత్రం 34 ఆలస్యంగా ఉన్న రాంప్ ఫంక్షన్ ను చూపిస్తుంది ఇది ఆలస్యంగా ఉన్న రాంప్ ఫంక్షన్ కాబట్టి ఇది t0 నుండి ప్రారంభమైనదని t 0 మరియు ఈ దూరం మళ్ళీ ఒకటి ఉంది అంటే t0 1 t0 1 కాబట్టి ఇది యూనిట్ రాంప్ ఫంక్షన్ r ఇది t0 ఆలస్యంగా ఉన్న యూనిట్ రాంప్ ఫంక్షన్ యొక్క ప్లాట్ ఇది ఆలస్యంగా ఉన్నప్పుడు కుడివైపు t t0 ఉంటుంది ఇది మొదటి పాదంలో ఉంది అంటే మరియు అది ఇక్కడ t0 నుంచి ప్రారంభమవుతుంది కానీ t t0 ఉన్నప్పుడు అది 0 అవుతుంది అదే విధంగా ముందస్తు యూనిట్ రాంప్ ఫంక్షన్ ఎక్కడో t t 0 నుండి ప్రారంభమవుతుంది కాబట్టి ఇది ఆలస్యంగా ఉన్న యూనిట్ రాంప్ ఫంక్షన్ కాబట్టి తదుపరిది ఈ సమయంలో ఇంకా చాలా సింగులారిటీ ఫంక్షన్లు ఉన్నప్పటికీ ఈ కోర్సులో మనం పరిపూర్ణత కోసం ఈ మూడు వేర్వేరు ఫంక్షన్ల గురించి కొంచెం తెలుసుకున్నాము మేము ఇంపల్స్ ఫంక్షన్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ మరియు రాంప్ ఫంక్షన్ పై మాత్రమే ఆసక్తి కలిగి ఉన్నాము ఈ మూడు సింగులారిటీ ఫంక్షన్లు ఇంపల్స్ స్టెప్ మరియు రాంప్ ఈ క్రింది విధంగా అవకలనానికి సంబంధించినవి అని గమనించండి కాబట్టిఇక్కడ చూస్తే δ u యొక్క అవకలనం ddtu అదేవిధంగాu r యొక్క అవకలనం ddtr అవుతాయి లేదా సమాకలనం ద్వారా u ∞tδ dt అవుతుంది మరియు అదేవిధంగా రాంప్ ఫంక్షన్ కోసం r ∞tu dt కాబట్టి δ ddtu మరియు u ddtr లేదా సమాకలనం ద్వారా u ∞tδ dt మరియు r ∞tu dt ఇవి సమీకరణాలు 42 మరియు 43 తదుపరి ఒకటి లేదా రెండు సాధారణ ఉదాహరణలు తీసుకుందాం చిత్రం 35 లో చూపిన వోల్టేజ్ పల్స్ ను యూనిట్ స్టెప్ పరంగా వ్యక్తీకరించండి ఇది చిత్రం 35 దాని అవకాలనాన్ని కనుగొని దానిని గీయండి కాబట్టి ఇది వాస్తవానికి గేట్ ఫంక్షన్ లాగా కనిపిస్తుంది ఇది గేట్ ఫంక్షన్ వాస్తవానికి ఆ సమయంలో t 3 సెకన్ల వద్ద అసలు ఆలోచన ఇలా ఉంటుంది ఈ గ్రాఫ్ ఇలా ఉంటుంది కాబట్టి ఇది వోల్టేజ్ పల్స్ కాబట్టి సమయం t 3 వద్ద ఇది స్విచ్ ఆన్ చేయబడింది మరియు సమయం t 6 వద్ద అది స్విచ్ ఆఫ్ అవుతుంది కాబట్టి ఇది గేట్ ఫంక్షన్ ఈ వోల్టేజ్ v మరియు ఈ వోల్టేజ్ 10 వోల్ట్ కాబట్టి v ప్రాథమికంగా ఇది యూనిట్ స్టెప్ ఫంక్షన్ కాబట్టి t 3 సెకన్ల వద్ద స్విచ్ ఆన్ చేసి t 6 సెకన్ల వద్ద స్విచ్ ఆఫ్ అవుతుంది మరియు ఇది గేట్ ఫంక్షన్ కాబట్టి దాన్ని ఎలా పొందుతారు నన్ను శుభ్రం చేయనివ్వండి కాబట్టి నేను చెప్పిన ఈ విషయాలన్నీ ఇక్కడ వ్రాయబడ్డాయి కాబట్టి ఇది గేట్ ఫంక్షన్ నేను ఏమి చెప్పాను t 3 సెకన్ల వద్ద ఇది స్విచ్ ఆన్ చేయబడి t 6 సెకన్ల వద్ద స్విచ్ ఆఫ్ అవుతుంది అంటే ఇది చిత్రం 36 లో చూపిన విధంగా రెండు యూనిట్ స్టెప్ ఫంక్షన్ల మొత్తాన్ని కలిగి ఉంటుంది కాబట్టి అది ఎలా ఉందో చూద్దాం కాబట్టి ఇప్పుడు దానిని స్విచ్ ఆన్ చేసినప్పుడు దాని విలువ v 10 వోల్ట్ గా ఇవ్వబడింది కాబట్టి t 3 వద్ద స్విచ్ ఆన్ చేసినప్పుడు ఇది వాస్తవానికి 10 u అవుతుంది మరియు అది t 6 సెకన్ల వద్ద స్విచ్ ఆఫ్ చేసినప్పుడు 10 u అవుతుంది కాబట్టి స్విచ్ ఆన్ చేసినప్పుడు 10 u మరియు t 6 సెకన్ల వద్ద స్విచ్ ఆఫ్ చేసినప్పుడు అది 10 u అవుతుంది ఇప్పుడు ఈ గేట్ ఫంక్షన్ రెండు యూనిట్ స్టెప్ ఫంక్షన్ల కూడిక ఇది ఇది ఒకటి అంటే గణితశాస్త్రంలో ఇలా వ్రాస్తే ఇది 10u 10u అవుతుంది ఎందుకంటే ఇది ఒకటి ఇది ఒకటి ఇది చిత్రం 35 ఈ రెండు యూనిట్ స్టెప్ ఫంక్షన్ల యొక్క కలయిక గా పనిచేస్తుంది కాబట్టి ఈ సందర్భంలో ఇది గేట్ ఫంక్షన్ విడిపోతుంది ఇది ఒకటి మరియు ఇది ఒకటి కాబట్టి ఇప్పుడు ఇలా సూచిస్తే v 10 u అంటే ఇది 10 u అంటే ఇది 10 u 10 u అవుతుంది 10 ఉమ్మడిగా ఉంది కనుక బయటకు తెస్తే 10 u u అవుతుంది ఇది గేట్ ఫంక్షన్ v యొక్క ప్రాతినిధ్యం మరియు దీని యొక్క అవకలనం తీసుకుంటే dvdt అది డెల్టా ఫంక్షన్ అవుతుంది అంటే ఇంపల్స్ ఫంక్షన్ ఇది 10 δ δ అవుతుంది డెల్టా ఫంక్షన్ u యొక్క అవకలనం మరియు ఒక యూనిట్ స్టెప్ ఫంక్షన్ రాంప్ యొక్క అవకలనం అని ఇక్కడ మనకు తెలుసు కాబట్టి దీని యొక్క అవకలనం తీసుకుంటే ddt 10 u u 10 δ δ ఉంటుంది ఇప్పుడు dvdt ని గీస్తే ఇది డెల్టా ఫంక్షన్ కాబట్టి t 3 వద్ద దీని బలం 10 అవుతుంది మరియు t 3 సెకన్ల వద్ద అది ప్లాట్ చేయబడింది మరియు t 6 వద్ద దీని బలం 10 అవుతుంది అంటే t 6 సెకన్ల వద్ద అది 10 ఉంటుంది ఇది 10 మరియు ఇది 10 ఉంది ఎందుకంటే ఇది 10 δ అంటే బలం 10 కాబట్టి ఈ విధంగా గేట్ ఫంక్షన్ను ప్లాట్ చేయవచ్చు మరియు విషయాలు చాలా సులభం విషయాలు చాలా సులభం అని నేను మీకు చెప్తాను కాబట్టి మరొకటి తీసుకుందాం ఈ చిత్రం సా టూత్ ఫంక్షన్ ను చూపిస్తుంది ఈ ఫంక్షన్ను సింగులారిటీ ఫంక్షన్ పరంగా వ్యక్తపరచండి సా టూత్ ఫంక్షన్ ఇవ్వబడింది కాబట్టి ఇది ప్రాథమికంగా ర్యాంప్ ఫంక్షన్ మరియు మరొక విషయం ఏమిటంటే ఇది గేట్ ఫంక్షన్ దాని ఎత్తు 12 మరియు ఇది ఇక్కడ నుండి ఇక్కడ వరకు 3 ఉంది కాబట్టి దీని వాలు 123 4 ఈ సరళ రేఖ యొక్క వాలు 4 కాబట్టి దీన్ని ఎలా సూచిస్తారు V ని ఎలా సూచిస్తారు కాబట్టి దగ్గరి పరిశీలన ప్రకారం v అనేది ర్యాంప్ ఫంక్షన్ మరియు గేట్ ఫంక్షన్ యొక్క గుణకారం ఇది ఒక గేట్ ఫంక్షన్ మరియు ఈ t 3 వద్ద ర్యాంప్ ఫంక్షన్ స్విచ్ ఆఫ్ అవుతుంది కాబట్టి చిత్రం 38 యొక్క దగ్గరి పరిశీలనలో v అనేది రాంప్ ఫంక్షన్ మరియు గేట్ ఫంక్షన్ యొక్క గుణకారం అని తెలుస్తుంది కాబట్టి రాంప్ ఫంక్షన్ యొక్క వాలు 4 ర్యాంప్ ఫంక్షన్ యొక్క వాలు 4 అని నేను చెప్పాను కాబట్టి v 4t అవుతుంది అప్పుడు అది 4t u u అవుతుంది ఈ విధంగా మనం వ్రాయవచ్చు ఎందుకంటే వాలు 4 మరియు ఇది రాంప్ ఫంక్షన్ మరియు గేట్ ఫంక్షన్ యొక్క గుణకారం కాబట్టి దాని వాలు 4 మరియు ఇది రాంప్ ఫంక్షన్ ప్రాథమికంగా ఇది మూలం గుండా వెళుతున్న సరళ రేఖ అంటే ఈ సరళ రేఖ యొక్క సమీకరణం v 4t అవుతుంది అంటే స్విచ్ ఆఫ్ చేసిన సమయం లో 4t u 4t u ను సూచిస్తుంది కాబట్టి ఈ సందర్భంలో ఇది అర్థమవుతుంది ఈ వాలు 4 ఆ సరళ రేఖ యొక్క సమీకరణం 4t మరియు t 3 సెకన్ల వద్ద అది స్విచ్ ఆఫ్ చేయబడింది అనుకుందాం అప్పుడు అది 4t u 4t u అవుతుంది కాబట్టి అది 4t u u కాబట్టి దీన్ని గుణించండి కనుక ఇది 4t u 4t u అవుతుంది ఇప్పుడు ఈ t ను t 3 3 అని వ్రాయవచ్చు కాబట్టి ఈ 4 r 4 u మరియు ఇది కాబట్టి 12 u కాబట్టి ఇది 4 r 4 u 12 u అవుతుంది ఇక్కడ 4 r అంటే ర్యాంప్ ఫంక్షన్ 4 r అంటే ఆలస్యంగా ఉన్న ర్యాంప్ ఫంక్షన్ అని ఇప్పటికే చూపబడింది 12 u కాబట్టి ఇది సమాధానం RC సర్క్యూట్ యొక్క స్టెప్ ప్రతిస్పందనకు వెళ్ళే ముందు కొన్ని సోర్స్ లను ముఖ్యంగా వోల్టేజ్ సోర్స్ ని పరిగణనలోకి తీసుకొని వాటి గురించి కొద్దిగా తెలుసుకోవాలి కాబట్టి ఈ సర్క్యూట్ లను పరిష్కరించేటప్పుడు కొద్దిగా ఆలోచన అవసరం ఇది ఒక సాధారణ విషయం మరియు దానిని ఎలా విచ్ఛిన్నం చేయాలో చెప్పాను ఇది చిన్న సమస్య చాలా పెద్ద సమస్య కాదు దీనిపై అధ్యయనం చేస్తాము కానీ తెలుసుకోవడానికి ఇది కొంత ఆలోచనను ఇస్తుంది అందుకే ఈ ఉదాహరణ చెప్పాను ఈ కోర్సులో ఇతర సింగులారిటీ ఫంక్షన్ లు పరిగణించబడలేదు ఇది ప్రాధమికం మాత్రమే కాబట్టి తదుపరిది RC సర్క్యూట్ యొక్క స్టెప్ ప్రతిస్పందన ఇప్పుడు స్టెప్ రెస్పాన్స్ అనేది DC కరెంట్ లేదా వోల్టేజ్ సోర్స్ యొక్క ఆకస్మిక అనువర్తనం కారణంగా సర్క్యూట్ యొక్క ప్రతిస్పందన ఎందుకంటే ఇక్కడ DC ట్రాన్సియెంట్ ఆసక్తికరమైనది మరియు ఇది మొదటి ఆర్డర్ సర్క్యూట్ అంటే RC సర్క్యూట్ లేదా RL సర్క్యూట్ కాబట్టి ఈ కోర్సులో RLC సర్క్యూట్ లేదా LC సర్క్యూట్ పరిగణించబడలేదు రెండవ ఆర్డర్ సర్క్యూట్ పరిగణించబడలేదు కాబట్టి స్టెప్ రెస్పాన్స్ అనేది DC కరెంట్ లేదా వోల్టేజ్ సోర్స్ యొక్క ఆకస్మిక అనువర్తనం కారణంగా సర్క్యూట్ యొక్క ప్రతిస్పందన కాబట్టి చిత్రం 39 ఈ చిత్రం 39 RC సర్క్యూట్ను చూపిస్తుంది ఇక్కడ vs స్థిరమైన DC వోల్టేజ్ సోర్స్ ఇది వాస్తవానికి RC సర్క్యూట్ ఇది RC సర్క్యూట్ మరియు vs స్థిరమైన వోల్టేజ్ సోర్స్ మరియు ఒక కెపాసిటర్ ఉంది ఇది ప్రారంభంలో ఛార్జ్ చేయబడవచ్చు లేదా ప్రారంభంలో ఛార్జ్ చేయబడక పోవచ్చు కాబట్టి t 0 వద్ద ఈ స్విచ్ తెరవబడింది మరియు t 0 వద్ద స్విచ్ మూసివేయబడుతుంది స్విచ్ మారడానికి ముందు అది 0 మరియు మారిన తర్వాత అది 0 కాబట్టి t 0 కోసం స్విచ్ మూసివేయబడుతుంది కాబట్టి ఇది సర్క్యూట్ మరియు దీనిని RC సర్క్యూట్గా సూచించవచ్చు దీనిని vs u గా సూచించవచ్చు అది సోర్స్ వోల్టేజ్ ఈ స్విచ్ మూసివేయబడింది మరియు ఇది vs u ఇక్కడ R మరియు C ఉన్నాయి అసలు ఆలోచన ఇలా ఉంటుంది t 0 కోసం యూనిట్ స్టెప్ ఫంక్షన్ u 0 మరియు t 0 కొరకు u 1 అవుతుందని మనకు తెలుసు కాబట్టి ఇది t 0 అయినప్పుడు ఈ వోల్టేజ్ సోర్స్ పూర్తిగా వేరు చేయబడింది కాబట్టి సర్క్యూట్లో ఏమీ ప్రవహించదు కాబట్టి ఆ సందర్భంలో u 0 కాబట్టి ఇక్కడ కూడా u 0 t 0 ఉన్నప్పుడు స్విచ్ మూసివేయబడినప్పుడు u 1 అందుకే ఈ సర్క్యూట్ను vsu గా సూచించవచ్చు ఇంతకుముందు యూనిట్ స్టెప్ ఫంక్షన్ ను చూశాము కాబట్టి ఇది స్టెప్ ఇన్పుట్ వోల్టేజ్ కలిగిన RC సర్క్యూట్ కాబట్టి ప్రాథమికంగా ఇది వోల్టేజ్ స్టెప్ ఇన్పుట్ నేను తెరిచినప్పుడు ఇక్కడ సరే కానీ స్విచ్ మూసివేసిన వెంటనే అది స్టెప్ ఇన్పుట్గా వెళుతుంది కాబట్టి ఇది చిత్రం 39 సర్క్యూట్ లో వోల్టేజ్ స్టెప్ ఇన్పుట్ vs u మరియు ఇది కరెంట్ i కాబట్టి మరింత ముందుకు వెళ్ళే ముందు నేను కరెంట్ దిశను ఈ విధంగా తీసుకున్నాను ఇక్కడ నుంచి ఇలాంటి నోడ్ తీసుకుంటే మొదట i అంటే ఏమిటో చూద్దాం KVL ను వర్తింపజేయండి కాబట్టి Ri ఇది సవ్యదిశలో కదులుతున్నాము v మరియు Vs vs u ని ఇలా వ్రాయవచ్చు t 0 ఉన్నప్పుడు u 1 కాబట్టి దీని అర్థం ఇది R i v vs 0 అంటే i R t 0 ఉన్నప్పుడు అది మూసివేయబడినప్పుడు u 1 అంటే i ఈ దిశలో ఉంటుంది కరెంట్ దిశను ఇలా తీసుకుంటే అప్పుడు ఇది v vsR అవుతుంది అంటే i రివర్స్ అవుతుంది ఇది కరెంట్ ఈ వైపు ఉన్న కరెంట్ ను i1 అని తీసుకుంటే i1 i t ని ఇక్కడ చూపించడం లేదు మరియు ఈ వైపు కరెంట్ iC అయితే iC C dvdt కాబట్టి ఈ నోడ్ వద్ద KCL వర్తింపజేస్తే i1 iC 0 అంటే R C dvdt 0 కరెంట్ యొక్క దిశ ఈ విధంగా తీసుకున్నాము నేను ఈ సమయంలో KCL ను వర్తింపజేసి ఈ దిశలో కరెంట్ ను తీసుకుంటే i R అవుతుంది t 0 ఉన్నప్పుడు u 1 మరియు ఇది vs ఉంటుంది ఈ సమీకరణం నుండి ఈ సర్క్యూట్ పరిష్కరించడానికి ప్రయత్నించాలి ధన్యవాదాలు